కాబట్టి మనం ప్రారంభిద్దాంమా ఆటలపై మన০ చేసిన చివరి కొన్ని ఉపన్యాసాలు మిమ్మల్ని అసైన్మెంట్ కు సిద్ధంగా ఉండటానికి ఉద్దేశించిన మళ్లింపు ఇది నేను మీకు త్వరలో ఇస్తాను బహుశా వచ్చే వారం ప్రాబ్లెమ్ డి కంపోజిషన్ ఈ ఆలోచనకు మన০ తిరిగి వచ్చాము మరియు ఈ రోజు మనం రూల్ బేస్డ్ సిస్టమ్స్ అని పిలువబడే ఈ విషయాన్ని చూస్తాము దీనిని ప్రొడక్షన్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తారు దీనిని కొంతవరకు ప్రతిష్టాత్మకంగా ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇప్పటివరకు మా చర్చలలో మనం2 వ్యవస్థలను ప్రస్తావించాము ఒకటి డెండ్రాల్ మరియు మరొకటి R1 ను X CON అని కూడా పిలుస్తారు ఇవి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని పిలువబడే మొదటి వాటిలో 2 దీని ద్వారా ప్రోగ్రామ్లు మానవ నిపుణుల జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాయని మరియు సమస్యలను పరిష్కరించడానికి తప్పనిసరిగా ఉపయోగిస్తాయని దీని అర్థం కాబట్టి మనం మాట్లాడుతున్న ఈ రూపంలో మానవ నిపుణుల నుండి మనకు లభించే ఈ జ్ఞానం సాధారణంగా నియమాలు లేదా ఉత్పత్తి రూపంలో ఉంటుంది మరియు ఆలోచన ఏమిటంటే మీకు స్టేట్ డిస్క్రిప్షన్ ఉంటే అప్పుడు కదలికలు మరియు ఫంక్షన్లను రూపొందించడానికి బదులుగా ఒక స్టేట్ తీసుకొని మీకు మరొక స్థితిని ఇస్తుంది మనం చేసేది ఏమిటంటే మనంస్టేట్ యొక్క కొంత భాగాన్ని పరిశీలిస్తాము మరియు ఈ భాగం ఆధారంగా మనంఅవసరమైన విధంగా పరికర చర్యలను చేస్తాము కాబట్టి కొంత కోణంలో మనం పూర్తి స్థితిని చూడటం లేదు కాని మనం స్టేట్ లో ఒక నమూనాగా పిలువబడే వాటిని చూస్తున్నాము కాబట్టి ఈ అన్ని విషయాలు నమూనాలు ఇప్పుడు ఈ నమూనా సాధారణంగా ఉత్పత్తి లేదా నియమం రూపంలో వివరించబడింది మరియు నేను OPIUS 5 అనే భాష యొక్క వాక్యనిర్మాణాన్ని ఉపయోగిస్తాను దానిని నేను త్వరలో మీకు చెప్తాను కానీ ప్రాథమిక ఆలోచన ఏమిటంటే స్ట్రక్చర్ ఈ క్రింది విధంగా ఉంటుంది కాబట్టి మీకు నియమం పేరు ఉంది మరియు నమూనా 1 నమూనా 2 మరియు కొన్ని నమూనాలు ఉన్నాయి మరియు వీటిని చర్య 1 చర్య 2 తరువాత కొన్ని చర్యలను నేను త్వరలో వివరిస్తాను కాబట్టి ఇది ఉత్పత్తి అని కూడా పిలువబడే ఒక నియమం యొక్క నిర్మాణం మరియు ప్రాథమిక ఆలోచన ఏమిటంటే దీనిని ఎడమ చేతి వైపు అని పిలుస్తారు ఇక్కడ ఏరో కారణంగా దీనిని కుడి చేతి వైపు అని పిలుస్తారు దీనిని పూర్వీకులు అని కూడా పిలుస్తారు మరియు దీనిని మనం పర్యవసానంగా భావించవచ్చు కాబట్టి ఒక నియమం ప్రాథమికంగా పూర్వీకుల సమితి తరువాత చర్యలు లేదా పర్యవసానాల సమితి మరియు ఇది జ్ఞాన ప్రాతినిధ్యానికి చాలా మాడ్యులర్ రూపం ఈ కోర్సులో మనం ఇప్పటి వరకు జ్ఞాన ప్రాతినిధ్యం అనే పదాన్ని ఉపయోగించలేదు ఏదో ఒకవిధంగా మీకు స్థితి ప్రాతినిధ్యం ఉంటుంది మరియు ఏదో ఒకవిధంగా మీకు కదలికలు మరియు పనితీరు ఉంటుంది అది ఒక స్థితి నుండి మరొక స్థితినికి మారుతుంది ఇప్పుడు దీనితో మనం మొదటిసారి మనం వాస్తవంగా విషయాలను ఎలా సూచిస్తాము అనే దాని గురించి మాట్లాడుతున్నాము మరియు ఇక్కడ ఆలోచన ఏమిటంటే జ్ఞానం నియమాల రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇక్కడ ఎడమ చేతి వైపు మరియు కుడి వైపు ఇక్కడ కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్న ఎడమ చేతి వైపు ముఖ్యంగా మనం చూస్తున్న నమూనా మరియు నమూనా సరిపోలితే చర్య చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు సిస్టమ్ R1 వంటి నియమాలు ఉన్నాయి కాబట్టి మీరు X CON లో అసలు నియమాన్ని చూడాలి లేదా నేను ఇక్కడ నుండి ఒక నియమాన్ని చదవగలను ఇది R 1 నుండి వచ్చిన నియమం దాని నియమం పేరు డిస్ట్రిబ్యూట్ కాబట్టి R1 అనేది బ్యాగ్స్ మెషీన్లను డెక్ వాక్ మెషీన్లను కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగించిన వ్యవస్థ అని గుర్తుంచుకోండి ఇది 70 ల చివరిలో కొన్ని అధునాతన కంప్యూటింగ్ వ్యవస్థలు మరియు ఈ నియమం కింది వాటిని చదువుతుంది అది ఎడమ వైపు ఉంటే ప్రస్తుత క్రియాశీల సందర్భం మాస్ మొదటి పరికరాలను పంపిణీ చేస్తుంది మరియు మాస్ బస్సుకు కేటాయించబడని ఒకే పోర్ట్ డిస్క్ డ్రైవ్ ఉంది మరియు కేటాయించని డ్యూయల్ పోర్ట్ డిస్క్ డ్రైవ్ లేదు మరియు మొదలైనవి ఆపై చర్య తరువాత డిస్క్ డ్రైవ్ను మాస్ బస్కు కేటాయించింది కాబట్టి ఇది ఎడమ వైపున షరతుల సమితిని కలిగి ఉంది మరియు ఈ ఉదాహరణలో కుడి వైపున ఒక చర్య మాత్రమే అవసరం కాబట్టి ఈ రూపంలో మానవుని జ్ఞానాన్ని సంగ్రహించడం మరియు సమస్యలను పరిష్కరించడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించడం అనే ఆలోచన ఉంది ఇప్పుడు అది ఎలా జరుగుతుంది కాబట్టి ఇన్ఫరన్స ఇంజిన్ యొక్క ఈ ఆలోచన ఉంది మరియు ఈ ఇన్ఫరన్సఇంజిన్ ఒక వైపు డేటాను మరియు మరోవైపు నియమాలను తీసుకుంటుంది మరియు ఇది ఉత్పత్తి చేస్తుంది నేను పరిష్కారం లేదా చర్యల క్రమాన్ని చెప్పడానికి వదులుగా ఉన్న పదాన్ని ఉపయోగిస్తాను కాబట్టి నియమావళి వ్యవస్థల వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే నిపుణుల వ్యవస్థలు మరియు ఉత్పత్తి వ్యవస్థలు అని కూడా పిలుస్తారు సమస్య పరిష్కరిణి లేదా మానవ నిపుణుడు లేదా డొమైన్ నిపుణుడు సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే నియమాలను అందిస్తారు కాబట్టి కొన్ని నియమాలు షరతులు నిజమైతే ఈ విధమైన కొన్ని చర్యలు జరుగుతాయి కొన్ని షరతులు నిజమైతే కొన్ని చర్య జరుగుతుంది మరియు మొదలైనవి కాబట్టి మీరు ఉదాహరణకు చెప్పవచ్చు మీకు ఒక నియమం ఉండవచ్చు అది ఒక ప్రత్యేక కస్టమర్ రుణం ఇవ్వడానికి అర్హమైనది అప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ ఒక రకమైన నియమాన్ని కలిగి ఉండవచ్చు ఈ వ్యక్తుల ఆదాయం చాలా ఉంటే మరియు అతను చాలా రోజులు కస్టమర్ అయితే మరియు అతనికి బాకీ రుణాలు లేకపోతే మీరు అతనికి 10 లక్షలు లేదా అలాంటిది ఏదైనా రుణం ఇవ్వవచ్చు కాబట్టి మీరు ఇలాంటి నియమాన్ని కలిగి ఉండవచ్చు ఇప్పుడు విషయం ఏమిటంటే డొమైన్ నిపుణులను ఈ విధమైన నియమాలను వ్యక్తీకరించడానికి మన০ అనుమతిస్తే అప్పుడు వారు ఈ నియమాలపై పనిచేసే ప్రోగ్రామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారు నియమాలను మాత్రమే వ్రాస్తారు మరియు ఈ సందర్భంలో మరొకరు ఇన్ఫరన్స ఇంజిన్ వారికి పని చేస్తుంది కాబట్టి ఈ ఇన్ఫరన్స ఇంజిన్ వాస్తవానికి నిబంధనల సేకరణ నుండి నియమాలను ఎంచుకుంటుంది కొత్త సమస్య వచ్చినప్పుడు ఏ నియమాలను వర్తింపజేయాలి మరియు తరువాత పరిష్కారాన్ని తప్పనిసరిగా ఉత్పత్తి చేస్తుంది ప్రత్యామ్నాయంగా మీకు ఒక నియమం ఉండవచ్చు రైల్వేలకు ఒక నియమం ఆధారంగా ఉండవచ్చు ఇది ఎవరికి ఎలాంటి రాయితీని పొందుతుంది మరియు అలా చెబుతుంది మరియు మీరు యుద్ధ అనుభవజ్ఞులైతే మీకు ఒక రకమైన రాయితీ లభిస్తుంది మరియు మీరు క్రీడాకారులైతే మీకు ఒక రకమైన రాయితీ లభిస్తుంది మీరు ఇంటికి వెళ్ళే విద్యార్థి అయితే మీకు ఒక ప్రత్యేక రకమైన రాయితీ మరియు ఆ రకమైన అంశాలు లభిస్తాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రజలు వ్యాపార నియమాలుగా పిలిచే వాటిని డొమైన్ ప్రజలుగా వర్ణించారు వారు కంప్యూటర్ కంప్యూటింగ్ మరియు ప్రోగ్రామ్ల గురించి మరియు అలాంటి వాటి గురించి ఆందోళన చెందరు వారి పని తప్పనిసరిగా నియమాలను అందించడం మంచి విద్యార్థి అవార్డు అని చెప్పడానికి మనకు ఒక నియమం ఉండవచ్చు అది విద్యార్థి అన్ని పనులను చేసి ఉంటే మరియు విద్యార్థి కోర్సులలో బాగా చేసాడు హాజరులో ప్రాక్సీలు లేనట్లయితే అతను మంచి విద్యార్థి మనం అతనికి లేదా ఆమెకు అవార్డు ఇవ్వవచ్చు ఫోకస్ మనం అలా చేయము కాబట్టి మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి నియమం ఆధారిత వ్యవస్థల వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటంటే నియమం ఒక నమూనా చర్య కలయిక నియమాల సమాహారం ఉంది కాబట్టి ఇది డొమైన్ నిపుణుడు అందించే మొత్తం సెట్ ఈ డేటా మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత సమస్య మరియు ఇన్ఫరన్స ఇంజిన్కు సంబంధించినది మరియు ఈ రోజు మనం దీనిని కొంత వివరంగా పరిశీలిస్తాము నియమాలను ఎంచుకోవడం మరియు వాటిని డేటాకు వర్తింపజేయడం మరియు పరిష్కారాలను చేరుకోవడం వంటి పనిని చేస్తుంది కొంతమంది దీనిని నమూనా నిర్దేశిత ఇన్ఫరన్స వ్యవస్థలుగా పిలవడానికి ఇది ఒక కారణం నిజానికి ఈ పేరుతో ఒక పుస్తకం ఉంది ఇది కొద్దిగా పాతది ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం మరియు మనం ఈ ఉపన్యాసం మరియు తదుపరి ఉపన్యాసంపై దీన్ని చేస్తాము నియమం ఆధారిత ప్రోగ్రామింగ్ తప్పనిసరిగా ప్రోగ్రామింగ్ యొక్క భిన్నమైన ఉదాహరణగా చూడవచ్చు ఇప్పుడు అత్యవసరమైన ప్రోగ్రామింగ్లో చాలా మంది ప్రజలు C మరియు పాస్కల్ వంటి భాషలకు అలవాటు పడ్డారు ప్రోగ్రామర్ యొక్క పని ఏమిటంటే నియంత్రణ ప్రవాహాన్ని ఇవ్వడం మరియు ఈ చర్య చేయమని చెప్పడం ఆపై ఈ చర్య చేయండి తరువాత ఈ చర్య చేయండి మరియు వాస్తవానికి మీరు షరతులతో కూడిన స్టేట్మెంట్లు బ్రాంచెస్ లూప్స్ మరియు ఈ రకమైన అన్ని అంశాలను కలిగి ఉండవచ్చు కానీ ప్రోగ్రామర్ తప్పనిసరిగా ఇది ఏ చర్యలు చేయాలో తెలియజేస్తారు ఇప్పుడు మీరు నియమం ఆధారిత వ్యవస్థ గురించి ఆలోచించవచ్చు మీరు దానిని ఒక కోణంలో అత్యవసరమైన భాషకు పోర్ట్ చేయవచ్చు మరియు మీరు చేయవచ్చు కాబట్టి నియమం ఆధారిత వ్యవస్థలు ప్రాథమికంగా పెద్ద సంఖ్యలో నియమాలను కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి డొమైన్ నిపుణుల హక్కులు మీరు దీన్ని అత్యవసరమైన ప్రోగ్రామ్గా మార్చవచ్చు మరియు అప్పుడు స్టేట్మెంట్ల శ్రేణిని మీరు కలిగి ఉండవచ్చు ఇది ఒకవేళ ఇది వేరే ఉంటే ఇది ఈ విధంగా ఉంటుంది నియంత్రణ ప్రవాహం స్థిరమైన మరియు కఠినమైన ప్రోగ్రామ్లో నియమం ఆధారిత వ్యవస్థలలో స్థిరంగా ఉంటుంది మరోవైపు మీరు ఈ డేటాను కలిగి ఉన్నారని మీరు ఈ క్రింది విధంగా ఆలోచించవచ్చు కొన్ని కొలనులో మరియు దీనికి పైన కొన్ని నియమాలు ఉన్నాయి నేను దీని పైన వేలాడుతున్నప్పుడు ఇది మీరు దాని గురించి కొద్దిగా భిన్నంగా ఆలోచించేలా చేయాలి విభిన్న నిబంధనల మధ్య నియంత్రణ సంబంధం లేదు అనే అర్థంలో మీరు మొదట ఈ నియమాన్ని వర్తింపజేయమని చెప్పడం లేదు మొదట ఈ నియమాన్ని వర్తింపజేయండి ఆపై మొదట ఈ నియమాన్ని వర్తింపజేయండి ప్రతి నియమంలో మీరు కొంచెం మాడ్యులర్ జ్ఞానం ఇస్తున్నారని మీరు చెబుతున్నారు మీరు ఈ నమూనాను చూస్తే మనం చెప్పేది ఇది మీరు తప్పనిసరిగా చేయవలసిన చర్య మరియు అన్ని నియమాలు చుట్టూ తేలుతున్నాయి కాబట్టి ఇది మనం ఒక నియమావళిగా పిలుస్తాము మరియు ఇన్ఫరన్స ఇంజిన్ ఏమి చేస్తుందంటే అది కొంత నియమాన్ని ఎంచుకొని సంబంధిత డేటాకు వర్తింపజేస్తుంది మరియు సంబంధిత చర్య చేస్తుంది అప్పుడు వారు మరొక నియమాన్ని ఎంచుకొని దానిని వర్తింపజేయవచ్చు మరియు అది చేస్తూనే ఉంటుంది ఇది ఒక ఇన్ఫరన్స ఇంజిన్ మరియు మనం దీనిని కొంచెం వివరంగా పరిశీలిస్తాము ఇది వాస్తవానికి ఏమి చేయాలో నిర్ణయిస్తుంది అత్యవసరమైన ప్రోగ్రామింగ్కు విరుద్ధంగా ప్రోగ్రామర్ ఈ చర్యను చేయమని చెప్తాడు అప్పుడు మీరు ఈ చర్య చేస్తారు మరియు మొదలగునవి కాబట్టి మన০ వివరాల్లోకి రాకముందు నేను 2 రకాల తార్కికాల మధ్య వ్యత్యాసాన్ని కూడా హైలైట్ చేయాలనుకుంటున్నాను మరియు మనం నిజంగా అలా చేయని ఈ విషయం గురించి నెమ్మదిగా మాట్లాడుతున్నాము ఒకటి లక్ష్యం దర్శకత్వం లేదా బ్యాక్వర్డ్ రీజనింగ్ మరియు దీని ద్వారా మన అర్థం మీరు లక్ష్యాల నుండి ఉప లక్ష్యాల వరకు కొంత కోణంలో వాదించండి మీకు ఒక విహారయాత్ర ప్లాన్ ఉంటే మరియు మీకు సినిమా ప్లాన్ ఉంటే మరియు మీకు డిన్నర్ ప్లాన్ ఉంటే సాయంత్రం అవుట్ ప్లాన్ చేయబడిందని మీరు చెప్పినప్పుడు మనం ఇప్పటికే ఒక సాయంత్రం ప్లాన్ చేయడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అవి తప్పనిసరిగా ఉప లక్ష్యాలు కాబట్టి మీరు ఒక ప్రధాన లక్ష్యంతో ప్రారంభించి ఆపై మీరు తప్పనిసరిగా ఉప లక్ష్యాలకు వస్తారు మరియు చాలా మంది ఉన్నారు మానవులు పెద్ద లక్ష్యం నిర్దేశించిన కారణాల వల్ల అని భావిస్తారు అవి బ్యాక్వర్డ్ కారణాలు అవి కారణం కాదు కాబట్టి ఇది గోల్ డైరెక్ట్డ్ వర్సెస్ ఫార్వర్డ్ లేదా మీరు డేటా ఆధారిత రీజనింగ్ అని చెప్పవచ్చు కాబట్టి డేటా నడిచే రీజనింగ్ అనేది ఒక రకమైన అల్గోరిథం ఇది డేటాను చూస్తుంది మరియు నేను ఈ నమూనాను చెబితే నేను ఈ చర్యను చేస్తాను మరియు మొదలగునవి కాబట్టి తరువాత ఏమి చేయాలనే నిర్ణయం మీకు నడపబడుతుంది మీకు అందుబాటులో ఉన్న డేటా ద్వారా నిర్ణయించబడుతుంది ఇది ఈ రోజు మనం చూడబోయే రూపం గోల్ నిర్దేశించిన రీజనింగ్ మీరు ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సాధించవలసి వస్తే మీరు తప్పనిసరిగా ఏ ఉప లక్ష్యాలను సాధించాలి కాబట్టి ఉదాహరణకు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు చేయడానికి మంచి యుఎస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ పొందాలనుకుంటే మీరు ఏమి చేయాలి మీరు gre వ్రాయాలి మీరు బాగా చేయాలి మీరు సిఫార్సు లేఖలను పొందాలి మీరు ఈ రకమైన విషయాలన్నింటినీ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ద్వారా వ్రాయాలి ఇవి ఉప లక్ష్యాలు మరియు మీరు చేయాల్సినవి మంచి గ్రేడ్లు పొందడానికి అలా చేయాలా మీరు తరగతులకు హాజరు కావాలి మరియు కష్టపడి చదువుకోవాలి మరియు పరీక్షలు బాగా రాయాలి కాబట్టి మీరు లక్ష్యాల నుండి ఉప లక్ష్యాల వైపు మరియు ముఖ్యంగా చర్యల వైపు వెళితే మీరు తప్పనిసరిగా చేయవలసిన చర్యలు ఏమిటో మీరు నిర్ణయించుకోవచ్చు మళ్ళీ నేను ఒక యాత్రను ప్లాన్ చేయవలసి వస్తే ఇక్కడ నుండి మండికి గోల్ డైరెక్ట్ రీజనింగ్ లో నేను మొదట ఢిల్ల్కి వెళ్ళవలసి ఉంటుందని తరువాత ఢిల్లీకి నుండి నేను చండీగఢ్ కి వెళ్లాలి లేదా చండీగఢ్ కు రైలు తీసుకోవాలి అని చెప్తాను ఆపై బస్సు లేదా కారు లేదా ఏదైనా తీసుకొని వివరాలను తరువాత పని చేయండి నేను ఇక్కడ నుండి విమానాశ్రయానికి ఎలా వెళ్ళగలను ఇప్పుడు నేను నా టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి మరియు నేను ఎలా వెళ్ళగలను తక్కువ వివరాలు తరువాత వస్తాయి గోల్ డైరెక్ట్ రీజనింగ్లో మీరు ఉన్నత స్థాయి లక్ష్యాల నుండి తక్కువ స్థాయి లక్ష్యాలకు మరియు తక్కువ స్థాయిలో మీరు తప్పనిసరిగా చర్యను కలిగి ఉంటారు ఇప్పుడు మీరు చేయగలిగే సంబంధిత అమలు పోలిక ఉంది దీనిని బ్యాక్వర్డ్ చైనింగ్ వర్సెస్ ఫార్వర్డ్ చైనింగ్ అంటారు కాబట్టి బ్యాక్వర్డ్ చైనింగ్ మరియు ఫార్వర్డ్ చైనింగ్ ద్వారా మన০ తప్పనిసరిగా ప్రోగ్రామ్లు ఎలా అమలు చేయ బడుతునయ్యో అనే దాని గురించి మాట్లాడుతున్నాము అయితే బ్యాక్వర్డ్ రీజనింగ్ మరియు ఫార్వర్డ్ రీజనింగ్తో మీరు ఏ రకమైన రీజనింగ్ తో ఏమి చేస్తున్నారనే దాని గురించి మన০ మాట్లాడుతున్నాము వాస్తవానికి బ్యాక్వర్డ్ చైనింగ్ బ్యాక్వర్డ్ రీజనింగ్తో బాగా ముందుకు కొనసాగుతుంది మరియు ఫార్వర్డ్ చైనింగ్ ఫార్వర్డ్ రీజనింగ్తో బాగా కొనసాగుతుంది కానీ ఫార్వర్డ్ చైనింగ్ చేయడం మరియు బ్యాక్వర్డ్ రీజనింగ్ను అమలు చేయడం సాధ్యమే లేదా బ్యాక్వర్డ్ చైనింగ్ను మరియు ఫార్వర్డ్ రీజనింగ్ను అమలు చేయడం కూడా సాధ్యమే ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ రీజనింగ్ మరియు ఫార్వర్డ్ చైనింగ్ ఏదో ఒకటి లేదా వాస్తవానికి మీరు దీనిని బ్యాక్వర్డ్ గొలుసు అని పిలవాలి కాబట్టి మీ కోసం ఈ కలయిక వ్రాసిన ప్రోగ్రామ్లు మరియు ప్రోలాగ్లు ఉన్నాయి ప్రోలాగ్లో మీరు తప్పనిసరిగా బ్యాక్వర్డ్ రీజనింగ్ చేస్తున్నారని మీరు గుర్తిస్తారు మరియు మీరు గుర్తును చూస్తే ఈ సంకేతం ప్రోలాగ్లో బ్యాక్వర్డ్ పాయింటింగ్ ఏరో వలె మన০ చూస్తున్నప్పుడు మన০ చేస్తాము ఈ కోర్సులో కొంచెం తరువాత తర్కం మన০ దీనిని పరిశీలిస్తాము అప్పుడు మీరు తప్పనిసరిగా దీని నుండి బంధిస్తున్నారని మీరు చూడవచ్చు కాబట్టి బ్యాక్వర్డ్ చైనింగ్ లో మీరు కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపుకు బంధిస్తున్నారు అంటే మీరు సరిపోలుతారు కాబట్టి ఇది వాస్తవానికి కుడి వైపు ఎందుకు బాణం ఈ విధంగా చూపిస్తుందో నేను దానిని అలా గీయగలిగాను కాని ప్రోలాగ్లో మీరు మొదట లక్ష్యాన్ని వ్రాసి ఆపై మీరు ఉప లక్ష్యాలను వ్రాస్తారు మీరు ప్రోలాగ్ను గుర్తుంచుకుంటే మీరు శ్రేణిని క్రమబద్ధీకరించాలనుకుంటే మీరు అరే కలయికను కలిగి ఉండాలి ఇది క్రమబద్ధీకరించబడాలి మరియు మొదలగునవి కాబట్టి ఇది నిజంగా ఏ వైపు మ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఈ LHS మరియు RHS రూల్ ఫార్మాట్ ను పరిశీలిస్తే బ్యాక్వర్డ్ గొలుసులో మీరు ఇక్కడ RHS తో సరిపోలుతూ LHS కి వెళుతున్నారు కాబట్టి ఇది నిజం కావాలంటే ఇది నిజమని నేను చూపించగలనని మీరు అడుగుతున్నారు ఫార్వర్డ్ చైనింగ్లో నేను LHS తో సరిపోలుతున్నాను మరియు కుడి వైపుకు వెళ్తాను నేను ఈ నమూనాను చూస్తే అప్పుడు నేను విభాగాలు చేస్తాను కాబట్టి మనం ఈ రోజు ఫార్వర్డ్ చైనింగ్ మెకానిజంపై దృష్టి పెడతాము ఎందుకంటే ఇది పరిశ్రమలో చాలా విస్తృతంగా ఉపయోగించే టెక్నిక్ కాబట్టి నేను మీకు బ్యాంకింగ్ మరియు రుణాలు ఇవ్వడం గురించి కొన్ని ఉదాహరణలు ఇచ్చాను కానీ బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని పిలువబడే ఈ మొత్తం ఫీల్డ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడే చూస్తే ఈ విషయం BRMS ను చూడండి అక్కడ మొత్తం సమాజం ఉంది ఇది వ్యాపారంలో వ్యక్తుల కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది అంటే అది పరిశ్రమ తయారీ పరిశ్రమ బ్యాంకింగ్ వ్యాపారం లేదా ఏదైనా కావచ్చు డొమైన్ నిపుణులు కంప్యూటింగ్ శక్తిని ఉపయోగించడానికి ప్రాథమిక విధానం ఏమిటంటే మీరు చేయమని అడిగినదంతా నియమాలను వ్రాయడం మరియు మీరు ఇన్ఫరన్స ఇంజిన్ను అమలు చేయడం ఇది సాధారణ ప్రయోజన ఇన్ఫరన్స ఇంజిన్ సెర్చ్ ఇంజిన్ ఒక సాధారణ ప్రయోజన ప్రోగ్రాం అని మీరు చెప్పగలిగినట్లుగా ఉంటుంది మరియు అదే విధంగా ఇన్ఫరన్స ఇంజిన్ అనేది ఒక సాధారణ ప్రయోజన ప్రోగ్రాం ఇది వారి నియమాలను మరియు వాటికి సంబంధించిన డేటాను చూస్తుంది మరియు అవసరమైన అన్ని చర్యలను తప్పనిసరిగా చేస్తుంది ఇప్పుడు కొన్ని ఉదాహరణలకు వెళ్దాం కాబట్టి నేను ఉపయోగిస్తున్న భాష O P S 5 అని పిలువబడుతుంది మనం దీన్ని నిజంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు నా ఉద్దేశ్యం మీరు దీన్ని అమలు చేయనవసరం లేదని నేను భావిస్తున్నాను ఈ భాష 70 వ దశకంలో విశ్వవిద్యాలయంలో రూపొందించబడింది ఇది గత శతాబ్దం మధ్యలో AI కి సంబంధించిన చాలా పనులు చేసిన కేంద్రాల లో ఒకటి మరియు కొంతమంది అంటారు O అంటే ఆఫిషల్ కాబట్టి ఇది అఫీషియల్ ప్రొడక్షన్ సిస్టం లాంగ్వేజ్ మరియు దాని వెర్షన్ 5 ప్రజాదరణ పొందింది చార్లెస్ ఫోర్గి అనే వ్యక్తి దీనిని అభివృద్ధి చేశారు ఈ అల్గోరిథం ను మనం అతని పి హెచ్ డి థీసిస్ కోసం చూడబోతున్నాం చివరికి అది వాణిజ్య స్వభావం కలిగింది కాబట్టి వాస్తవానికి మనం చేయవలసింది ఈ భాష ఏమిటి ఈ భాష యొక్క వాక్యనిర్మాణం ఏమిటి కాబట్టి నేను మొదట నమూనాపై దృష్టి పెడతాను కాబట్టి OPS5 లో వివరించిన నమూనాలు ఎలా ఉంటాయి కాబట్టి అవి క్లాస్ వంటి వాటిని సూచించే OBJECT ఆధారిత మార్గం వంటి వాటిని అనుసరిస్తారు ఈ భాష ఉపయోగించే వాక్యనిర్మాణం ఏమిటంటే అది ఉత్పత్తి కోసం నిలబడడానికి P ని ఉపయోగిస్తుంది ఆపై అది ఒక నియమం యొక్క భాష కాబట్టి మనం కొంచెం తరువాత ఈ నియమానికి వస్తాము మొదట మనం నమూనాల గురించి మాట్లాడాలను కుంటున్నాము కాబట్టి క్లాస్ పేరు ఉంది చివరికి లక్షణాల పేర్లు ఉంటాయి కాబట్టి క్లాస్ పేరు చాలా ఇష్టం నమూనాలు ఈ విషయాలు అని గుర్తుంచుకోండి ఇవి నియమం యొక్క ఎడమ వైపున ఉంటాయి మరియు ప్రతి నమూనా క్లాస్ పేరుతో తయారవుతుంది మరియు తరువాత లక్షణం పేరు తో సెట్ ఉంటుంది కాబట్టి ఈ OPS5 భాష లో మనం ఉపయోగిస్తున్న డేటా స్ట్రక్చర్ ఇది కాబట్టి ఉదాహరణకు నేను కార్డులు ఆడటానికి ఒక ప్రోగ్రామ్ను అమలు చేస్తుంటే నాకు కార్డ్ అని పిలువబడే క్లాస్ పేరు ఉండవచ్చు అప్పుడు నాకు కార్డ్ పేరు ఉండవచ్చు ఉదాహరణకు ఏస్ లేదా క్వీన్ లేదా 10 కార్డ్ సూట్ కాబట్టి మీలో కార్డులు స్పేడ్స్ మరియు డైమండ్స్ మరియు క్లబ్బులు తెలిసినవి ఉన్నాయి నేను ఆ కార్డును కలిగి ఉన్న ఆటగాడి పేరు కలిగి ఉండవచ్చు మరియు నాకు కార్డు యొక్క ర్యాంక్ ఉండవచ్చు కాబట్టి ర్యాంక్ ప్రకారం నేను ప్రస్తుత ర్యాంక్ అని అర్థం ఉదాహరణకు చాలా ఆటలలో ఏస్ ర్యాంక్ 1 మరియు రాజు ర్యాంక్ 2 మరియు మొదలైనవి ఆట పెరుగుతున్న కొద్దీ ఈ ర్యాంకులు మారవచ్చు కాబట్టి నేను తప్పనిసరిగా నిల్వ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది క్లాస్ వివరణ మరియు ఈ క్లాస్ వివరణకు కరస్పాండెంట్ నాకు చాలా నమూనాలు ఉండవచ్చు కాబట్టి నమూనాలు నియమం యొక్క ఎడమ వైపు మరియు ఒక నియమం ఈ ప్రారంభ బ్రాకెట్ ద్వారా సూచించబడుతుంది తరువాత P అంటే ఉత్పత్తిని సూచిస్తుంది ఆపై ఉత్పత్తి పేరు ఉదాహరణకు ఏదైనా కార్డును ప్లే చేస్తుంది మీరు తప్పనిసరిగా ఏదైనా కార్డును ప్లే చేయమని చెప్పే నియమాన్ని నేను వ్రాయాలనుకుంటున్నాను మరియు ఈ నియమంలో నేను మీకు ఒక కార్డు కలిగి ఉన్నానని ఒక నమూనాను కలిగి ఉండవచ్చు మరియు నేను దీన్ని తప్పనిసరిగా పేర్కొనవచ్చు కాబట్టి మనం తరువాత ఈ విషయానికి వస్తాను కాబట్టి తరువాత మనం కలిగి ఉన్న విభిన్న రకాల నమూనాల గురించి మాట్లాడుదాం కాబట్టి మనం క్లాస్ యొక్క పేరును ఒక నమూనాగా కలిగి ఉండవచ్చు అంటే మీ డేటాలో ఇన్ఫరన్స ఇంజిన్ ఒక డేటా మూలకాన్ని చూడగలదు కాబట్టి క్లాస్ నేమ్ కార్డ్ ఉన్న ఈ డేటా మన వద్ద ఉందని గుర్తుంచుకోండి అది సరిపోతుంది మా పని చివరికి నమూనాతో సరిపోలడం మరియు ఏ నమూనాలు సరిపోతాయో చూడటం వాస్తవానికి ఒకటి కంటే ఎక్కువ నియమాలు సరిపోలవచ్చు మనం తరువాత దానికి వస్తాము మరియు తరువాత ఏ చర్య చేయవచ్చు కాబట్టి నియమాన్ని సరిపోల్చడానికి మన০ నమూనాలను సరిపోల్చాలి మరియు ప్రతి నమూనా కొంత క్లాస్ వివరణతో సరిపోలాలి కాబట్టి ఇది నా క్లాస్ నేమ్ కార్డ్ మరియు దాని గుణాలు పేరు సూట్ ప్లేయర్ మరియు ర్యాంక్ అప్పుడు నమూనా తప్పనిసరిగా దీనికి ఉదాహరణగా ఉండాలి కాబట్టి ఉదాహరణకు నేను కార్డు పేరు ఏస్ సూట్ స్పేడ్లను కలిగి ఉంటాను కాబట్టి ఇక్కడ నేను అలా చెప్తున్నాను డేటా ప్రాతినిధ్యం వహించే మార్గం ఇది డేటాను వివరించే విధంగా పదార్థ రేటు ఈ విధంగా ఉంటుంది కాబట్టి డేటా కూడా ఇలా వ్రాయబడుతుంది కాబట్టి WM అని పిలువబడే వర్కింగ్ మెమరీలో OPS5 డేటా ఉన్న ఒక మూలకం నాకు ఉంది మరియు వీటిలో ప్రతిదాన్ని వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ అంటారు ఇవి కేవలం వారు ఉపయోగించే పరిభాష కాబట్టి ఇది వర్కింగ్ మెమరీ మరియు వీటిలో ఈ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కొన్ని క్లాస్ పేరు యొక్క ఉదాహరణ ఇది పూర్తిగా పేర్కొనబడపోవచ్చు ఇది అసంపూర్ణంగా పేర్కొనవచ్చు కాబట్టి ఉదాహరణకు క్లాస్ పేరు కార్డుకు చెందిన ఒక మూలకం ఉందని ఇక్కడ మాత్రమే చెప్పాను ఇక్కడ నేను క్లాస్ నేమ్ కార్డు కు చెందిన ఒక మూలకం ఉందని చెప్తున్నాను మరియు లక్షణ పేరుకు విలువ ఏస్ ఉంది మరియు సూట్లో విలువ స్పేడ్ తప్పనిసరిగా ఉంటుంది వాస్తవానికి నేను ఇతర విషయాలను కూడా పేర్కొనగలను కానీ ఏదైనా పాక్షిక వివరణ నమూనాలో ఉంటుంది మనం తప్పనిసరిగా నియమాలలో నమూనాల గురించి మాట్లాడుతున్నాము నేను కార్డు పేరు వంటి విషయాలు చెప్పగలను కాబట్టి ఈ కోణీయ బ్రాకెట్ల ను కాంస్టాంట్స్ నుండి వేరియబుల్స్ వేరు చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఏస్ స్థిరంగా ఉంటుంది కానీ కోణీయ బ్రాకెట్లోని ఏదైనా వేరియబుల్ మరియు వేరియబుల్ అంటే ఏదైనా సరిపోతుంది మరియు నేను ఇతర రకాల సంబంధాలను కలిగి ఉంటాను కాబట్టి ఉదాహరణకు నేను 1 కంటే ఎక్కువ ర్యాంక్ చెప్పగలను కాబట్టి ఇవి నమూనాలు కాబట్టి నియమం యొక్క ఎడమ వైపు అటువంటి నమూనాల సేకరణతో రూపొందించబడింది మీరు ఇక్కడ ఒక ప్రతికూల సంకేతం అని చెప్పే నమూనాను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ నమూనాను భిన్నంగా అర్థం చేసుకోవాలి మీ వర్కింగ్ మెమరీలో మీలో అలాంటి నమూనా లేదని లేదా వర్కింగ్ మెమరీలో అటువంటి డేటా ఎలిమెంట్ లేదని ప్లేయర్ x కి స్పేడ్స్ కార్డ్ ఉందని చెప్పే విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇచ్చిన ఆటగాడి చేతిలో స్పేడ్ కార్డులు లేవని వివరించడానికి ఇటువంటి నమూనా ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ నిరాకరణ సంకేతం ప్రాథమికంగా దీనికి వ్యతిరేకం ఇది డేటాబేస్లో లేదా వర్కింగ్ మెమరీలో ఉండాలి అని ఇది చెబుతుంది ఇది డేటాబేస్లో తప్పనిసరిగా ఉండదని మరియు అప్పుడు మాత్రమే ఈ నియమం తప్పనిసరిగా సరిపోతుందని ఇది చెబుతుంది మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తాము ఇప్పుడు మనకు నమూనాలు ఉన్నాయని గుర్తుంచుకోండి మరియు మనకు చర్యలు ఉన్నాయి కాబట్టి ఆప్స్ 5 లోని 2 అతి ముఖ్యమైన చర్యలను మేక్ అంటారు మరియు దీని తరువాత మీరు వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ను వివరిస్తారు కాబట్టి మీరు ఉదాహరణకు కార్డ్ సూట్ పేరు వయస్సు మరియు మొదలైనవి చెప్పవచ్చు కాబట్టి ఈ చర్య ఏమి చేస్తుంది ఇది చర్య చేస్తుంది ఇది వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ను సృష్టిస్తుంది మరియు దానిని వర్కింగ్ మెమరీలో ఉంచుతుంది లేకపోతే అది డేటా ఎలిమెంట్ను ఎలా సృష్టిస్తుంది మరియు మీరు దానిని డేటాబేస్ అని పిలవాలనుకుంటే డేటాబేస్లో ఉంచుతుంది దీనికి అనుగుణంగా తొలగింపు చర్య కూడా ఉంది ఇప్పుడు రిమూవ ఏక్షన్ 2 మరియు ఈ 2 వంటి వాదనను తీసుకుంటుంది ఎందుకంటే మీరు ఉదాహరణలో మొదటి 2 ప్రత్యేక నియమంలోని రెండవ నమూనా చూస్తారు ఈ చర్యలు నియమం యొక్క కుడి వైపున ఉన్నాయని గుర్తుంచుకోండి మరియు ఈ చర్య నమూనాను తీసివేసి రెండవ నమూనాతో సరిపోయే డేటా ఎలిమెంట్ తొలగించమని చెబుతోంది కాబట్టి ఈ నమూనా సంఖ్య 2 కొన్ని డేటాతో సరిపోతుంది కాబట్టి అది ఏదో సరిపోతుంది కొన్ని వర్కింగ్ నంబర్ x దీనిని పిలుద్దాం మరియు ఈ చర్య వర్కింగ్ మెమరీ నుండి తీసివేయండి లేదా డేటా నుండి తప్పనిసరిగా తీసివేయమని చెబుతోంది మీరు దీన్ని మిళితం చేయగలిగితే మీరు సవరించు అనే చర్యను కలిగి ఉండవచ్చు కాబట్టి ఉదాహరణకు ఆట అభివృద్ధి చెందుతున్నప్పుడు మీరు కార్డు యొక్క ర్యాంక్ను తప్పనిసరిగా మార్చాలనుకుంటున్నారు కాబట్టి ఎవరో ఒకరు ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఆడారు మరియు ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ స్పేడ్స్ ర్యాంక్ 1 ను కలిగి ఉంది అప్పుడు మీరు ప్రత్యేక వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ను సవరించవచ్చు మరియు ర్యాంక్ విలువను 1 కి మార్చవచ్చు అని చేపవచ్చు కాబట్టి మనకు ప్రాథమికంగా ఈ 2 చర్యలు మేక్ మరియు రిమూవ్ ఉన్నాయి కానీ ఇవి మూడవ చర్యకు దారితీయవచ్చు ఏదైనా మోడిఫై చర్యను మేక్ మరియు రిమూవ్ కలయికగా చూడవచ్చు పాత దాన్ని తీసివేసి క్రొత్తదాన్ని ఉంచండి ఇది సవరించడం లాంటిది అలా కాకుండా మీకు ప్రామాణికమైన చర్యలు ఉన్నాయి ఉదాహరణకు ఒక ఫైల్ నుండి చదవడం మరియు అందువల్ల మనం ఇక్కడకు వెళ్ళలేము ఎందుకంటే రీజనింగ్ ఎలా జరుగుతుందనే దీనిపై మనం ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను కాబట్టి రీడ్ రైట్ ప్రింట్ వంటి చర్యలు ఉన్నాయి హాల్ట్ అని పిలువబడే ఒక చర్య కూడా ఉంది ఇది వ్యవస్థను ఆపివేసి తప్పనిసరిగా అది నిష్క్రమిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆ వివరాలను పరిశీలించము కాబట్టి ఇప్పుడు నేను మీకు కొన్ని నియమాలకు ఉదాహరణలు ఇస్తాను ఆపై ఈ నియమాలతో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి నేను కార్డ్ గేమ్ కోసం ఈ నియమాలను వ్రాస్తాను మరియు కార్డ్ గేమ్స్ తప్పనిసరిగా ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికీ కొంత ఆలోచన ఉందని నేను అనుకుంటాను కాబట్టి మనం ఏదైనా కార్డును ప్లే చేద్దాం అనే నియమం ఉంది మరియు నమూనా ఏమిటంటే నేను వివరించని టర్న్ అనే క్లాస్ పేరు ఉందని చెప్పండి నేను ఇక్కడ ఒక క్లాస్ పేరును మాత్రమే వివరించాను ఇది ఇది కానీ స్పష్టంగా మీ సిస్టమ్లో మీకు చాలా విభిన్న క్లాస్పేర్లు ఉంటాయి కాబట్టి ఈ రకమైన క్లాస్ రకానికి చెందిన ఒక డేటా ఎలిమెంట్లోకి తరువాత ఆడటం ఎవరి వంతు అని జాగ్రత్తగా ట్రాక్ చేయండి మరియు ఇది ఇది ఆడటానికి కొంత వేరియబుల్ టర్న్ అని చెబుతుంది కాబట్టి మనంతప్పనిసరిగా p ప్లేయర్ను పేర్కొనలేదు ఇప్పటికే ఎవరో ఒక నిర్దిష్ట సూట్ ఆడటం ప్రారంభించారని చెప్పండి కాబట్టి చాలా ఆటలలో మీరు వేరొకరి వద్ద ఒకే సూట్ యొక్క కార్డును ప్లే చేయాలి కాబట్టి ఇది s స్థానంలో ఉన్న సూట్ కొన్ని వేరియబుల్ పేరు మరియు ఇది కొంతమంది ప్లేయర్ p మరియు ఈ ప్లేయర్కు సూట్ s కార్డు ఉంది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఆర్డర్ పవిత్రత లేదని గమనించండి ఈ పేరు సూట్ ప్లేయర్ ర్యాంక్ అని నేను అనవచ్చు కాని అది పట్టింపు లేదు ఎందుకంటే మనంలక్షణ పేర్లను లక్షణ విలువలతో వేరు చేస్తున్నాము లక్షణ పేర్లను ఏ క్రమంలోనైనా పేర్కొనవచ్చు ఈ ప్రత్యేక క్రమంలో వాటిని పేర్కొనడానికి ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను సూట్ s ప్లేయర్ P తో కార్డు చెప్పాను కాబట్టి నేను ఇక్కడ ఏది చెప్పినా అది ప్లేయర్ ఎ ప్లే అయితే మలుపు తిరిగితే ఆటగాడు దేనితోనైనా సరిపోలవచ్చు మరియు ఆటలోని సూట్ లు ఉంటే మరియు సూట్ యొక్క కార్డు ఉంటే మరియు ప్లేయర్ పి చేత పట్టుకోబడితే ఆ ప్లేయర్ పి ఆ కార్డును తప్పనిసరిగా ప్లే చేయాలి కాబట్టి నేను ఈ తయారీని ఉపయోగిస్తాను కాబట్టి ఇది ఒక నియమం మరియు ఇది ఎడమ చేతి వైపు 3 నమూనాలను కలిగి ఉంది ఇది 3 వేర్వేరు క్లాస్ పేర్లు ఉన్నాయని చెబుతుంది వాస్తవానికి మనం దీనిని కార్డ్ గేమ్గా వ్యాఖ్యానిస్తున్నాము మరియు అది ఆడటానికి p యొక్క మలుపు మరియు నాటకాల్లో సూట్ s అయితే మరియు p ఈ సూట్ యొక్క కార్డును కలిగి ఉంటే దీని పేరు n అని ఉంటే అప్పుడు పని మెమరీ మూలకాన్ని తయారు చేయండి తప్పనిసరిగా ఆ కార్డును ప్లే చేయడానికి ప్లేయర్ p కి కాల్ చేయండి ఆపై వాస్తవానికి మనకు మరొక నియమం ఉంటుంది అది దానిని తీసుకొని తెరపై లేదా అలాంటిదే ప్రింట్ చేస్తుంది దాని గురించి బాధపడకండి కాబట్టి మీరు ఏ కార్డును ప్లే చేయకూడదనుకుంటే మీకు మరొక నియమాన్ని ఇస్తాను కాని మీరు అత్యధిక కార్డును ప్లే చేయాలనుకుంటే ఆ నియమం ఎలా ఉండాలి మొదటి 2 టర్న్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వ్రాస్తాను కాబట్టి మొదటి 2 నమూనాలు ఇప్పటికీ ఈ నియమం వలెనే ఉన్నాయి కాని ఇతర నమూనాలు మారుతాయి ఇప్పుడు మీరు ఆడే కార్డ్ మీ సూట్తో అత్యధిక కార్డ్ అయి ఉండాలని మీరు పేర్కొనాలను కుంటున్నారు మరియు కింది తదుపరి కార్డును ప్లేయర్ p సూట్ s తో ప్లే చేయడం ద్వారా మనం దీన్ని చేయవచ్చు కాబట్టి మొదట మనంఈ ప్లేయర్ చేత మరియు ఈ సూట్లో ఉంచబడిన కార్డు కోసం చూస్తున్నాము మనం అత్యధిక ర్యాంక్ కార్డును ఎంచుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నందున పేరు n మరియు ర్యాంక్ r అని చెప్తాము మరియు తప్పనిసరిగా అధిక కార్డ్ లేదని చెప్పాలి అంటే అదే ప్లేయర్ p లేదా పేరు లేని కార్డు లేదని మనం పట్టించుకోనట్లు చెప్పగలం కాబట్టి ఈ ప్రతికూల విషయం గురించి నేను చెబుతున్నాను కాబట్టి ఈ 2 నమూనాల మధ్య మనం డేటా మూలకాల సమితిని చూస్తున్నాము మరియు అత్యధిక ర్యాంకు ఉన్నదాన్ని ఎంచుకుంటాము అంటే తక్కువ సంఖ్య కాబట్టి ర్యాంక్ 1 లేదా ర్యాంక 2 ఏది తక్కువ అందుబాటులో ఉందో చూడాలనుకుంటున్నాము కాబట్టి ప్లేయర్ p సూట్ s నేమ్ n ర్యాంక్ r తో ఉన్న కార్డు అని మేము చెబుతున్నాము మరియు ఈ సూట్ s యొక్క ఈ ప్లేయర్ p తో సంబంధం ఉన్న కార్డ్ ఏదీ లేదు దీని ర్యాంక్ ఈ r కన్నా చిన్నది కాబట్టి స్పష్టంగా ఈ r మరియు ఈ r ఒకే విలువతో సరిపోలాలి అప్పుడు అదే విషయం మరియు మీరు ఏ విధమైన ఆట ఆడుతున్నారో మరియు మీరు ఏ వ్యూహాన్ని అవలంబించాలనుకుంటున్నారో మరియు ఆ రకమైన అంశాలను తెలుసుకోవడాన్ని బట్టి మీరు మరిన్ని నియమాలను వ్రాయవచ్చు కాని మనం ఇక్కడ ఆ వివరాలను తప్పనిసరిగా పొందలేము కానీ మీరు దీనిని గమనించాలి ఈ సానుకూల నమూనా మరియు ప్రతికూల నమూనా కలయిక అత్యధిక ర్యాంకును ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉదాహరణకు నేను విద్యార్థిని అత్యధిక మార్కులతో గ్రేడింగ్ చేయడం ప్రారంభించడానికి మరియు ఏదైనా చేయటానికి ఈ నియమం లేదా ఈ నియమం యొక్క వైవిధ్యాన్ని ఉపయోగించగలను కాబట్టి ఇది చేయవచ్చు కాబట్టి దీని శక్తిని వివరించడానికి నేను మీకు మరొక నియమాన్ని చూపిస్తాను ఇండెక్స్ మరియు విలువ ద్వారా సూచించబడే సంఖ్యల శ్రేణి ఉందని అనుకుందాం నేను ఒక నియమం లేదా ఈ రకమైన నమూనాను కలిగి ఉంటే ఇది అర్రే ఇండెక్స్ i విలువ n మరియు అర్రే ఇండెక్స్ j i కన్నా ఎక్కువ అని చెబుతుంది కాబట్టి నేను ఇలా చేయగలను నేను దీన్ని బ్రాకెట్లలో ఉంచవచ్చు మరియు INDEX విలువ j అని మరియు ఈ విలువ j మనం ఇక్కడ మాట్లాడుతున్న ఈ విలువ i కన్నా ఎక్కువ అని చెప్పగలను అంటే నేను ఇక్కడ 5 వ ఎలిమెంట్ గురించి మాట్లాడుతుంటే నేను 7 వ ఎలిమెంట్ గురించి లేదా అలాంటిదే గురించి మాట్లాడుతున్నాను విలువ n కంటే ఎక్కువ m విలువ అని చెప్పండి కాబట్టి నేను కాదు ఇది ఒక నియమం అప్పుడు నేను ఒక విలువ n ను సవరించాను కాబట్టి నాకు 2 చర్యలు మరియు 2 నమూనాలు ఉన్నాయి మొదటి నమూనా INDEX విలువ i మరియు విలువ n అని చెబుతుంది రెండవ నమూనా INDEX విలువ j అని చెప్పవచ్చు ఇది i కంటే ఎక్కువ మరియు విలువ m కలిగి ఉంటుంది ఇది n కన్నా ఎక్కువ అప్పుడు నేను ఈ మొదటి నమూనాను సవరించమని చెప్తున్నాను ఇప్పుడు ఆ మొదటి నమూనాతో సరిపోయే డేటా మరియు దాని విలువ లక్షణాన్ని m కి మార్చండి ఇది నేను ఇక్కడ నుండి తీసుకున్నాను మరియు రెండవ నమూనాను సవరించండి మరియు దాని లక్షణ విలువను తప్పనిసరిగా n కు మార్చండి కాబట్టి నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను ఈ షరతు నియమాన్ని సంతృప్తిపరిస్తేనే నేను 2 అంశాలను మార్చుకుంటున్నాను ఇప్పుడు ఈ సింగిల్ రూల్ నేను డేటాను వదులుకుంటే అది మొత్తం శ్రేణికి సమానంగా క్రమబద్ధీకరించబడుతుంది కాబట్టి ఎలెమెంట్స్ ను క్రమబద్ధీకరించడానికి మీరు వ్రాసిన అల్గోరిథం గురించి ఆలోచించండి మీరు అన్ని రకాల సార్టింగ్ అల్గోరిథంలను చూశారు మరియు మీరు వాటిని వ్రాశారు కానీ ఇక్కడ ఒకే నియమం ఉంది మరియు ఇది మీ కోసం క్రమబద్ధీకరించే పనిని చేస్తుంది ఇది పదేపదే నియమాన్ని వర్తింపజేస్తుంది మరియు మనం తరువాతి తరగతిలో ఈ పునరావృత భాగానికి వస్తాము కానీ ఇది పదేపదే వర్తిస్తుంది మరియు ఏదైనా 2 ఎలిమెంట్లు సరైన స్థానాల్లో లేకుంటే అది తప్పనిసరిగా వాటిని మార్పిడి చేస్తుంది మరియు ఈ నియమం వరకు అది మ్యాచ్లు చేస్తూనే ఉంటుంది మరియు చివరికి ప్రతిదీ సరైన స్థలంలో లేదా క్రమబద్ధీకరించబడతాయి మరియు ఈ నియమం ఇకపై వర్తించదు మరియు అర్రే తప్పనిసరిగా క్రమబద్ధీకరించబడుతుంది కాబట్టి ఇది మీకు ప్రోగ్రామ్ గురించి వ్రాయడానికి వీలుగా ఆలోచించటానికి కూడా ఇస్తుంది వాస్తవానికి OPUS 5 అనేది PROLOG లేదా C లేదా JAVA లేదా PYTHON లేదా ఏమైనా ఇతర ప్రోగ్రామింగ్ భాష వంటి పూర్తి ప్రోగ్రామింగ్ భాష మరియు మీరు ఏ ప్రోగ్రామ్లోనైనా ఏ భాషలోనైనా వ్రాయవచ్చు కానీ కొన్ని భాషల్లో కొన్ని ప్రోగ్రామ్లు రాయడం చాలా సులభం కాబట్టి ఈ ప్రోగ్రామ్ రాయడం చాలా సులభం కానీ పనితీరు గురించి మీరు ఏమి చెప్పగలరు ఇది తరువాతి తరగతిలో మనం పరిష్కరించే అనేక ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు చాలా అంశాలు ఉన్నాయని అనుకుందాం ఇక్కడ ఈ ఇన్ఫెరెన్స్ ఇంజిన్ తదుపరి నిబంధనను అమలు చేయాల్సిన నియమం యొక్క ఏ ఉదాహరణను నిర్ణయించుకోవాలి మరియు వాస్తవానికి సామర్థ్యానికి కీలకం మీరు మొదట సరైన అంశాలను మార్పిడి చేస్తే మీరు వేగంగా పనులు చేస్తారు అయితే ఇక్కడ తెలుసుకోవటానికి మార్గం లేదు కానీ ఈ విషయంలో క్రమబద్ధీకరించడం చాలా సులభం కాబట్టి రూల్ బేస్డ్ సిస్టమ్స్ యొక్క ఆలోచన ఏమిటంటే ఈ విషయంలో ఎవరో ఒకరు కూర్చుని ఈ నియమాన్ని వ్రాసి ఆపై అది ఒక ఇన్ఫెరెన్స్ ఇంజిన్కు ఇవ్వాలి ఇది ప్రాథమికంగా మనకు ఇన్ఫరెన్సింగ్ చేస్తుంది దీని అర్థం ప్రాథమికంగా ఇది ఒక నియమాన్ని ఎంచుకుంటుంది దానిని వర్తింపజేస్తుంది తరువాత తదుపరి నియమాన్ని ఎంచుకుంటుంది మరియు దానిని వర్తింపజేస్తుంది మరియు అది వర్తింపజేయడానికి నిబంధనలు అయిపోయే వరకు లేదా అది ఇక్కడ నిలిపివేసే స్టేట్మెంట్లోకి వెళ్లే వరకు చేస్తూనే ఉంటుంది కాబట్టి మీరు మనస్సులో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉంటే మరియు ఆ లక్ష్యం సాధించాలంటే మీరు ఈ లక్ష్యాన్ని సాధించడాన్ని నేను చూడగలిగితే మీరు తప్పనిసరిగా ఆగిపోతారు మీరు తప్పనిసరిగా ప్రోగ్రామ్ను అమలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తరువాతి తరగతిలో మీరు ఈ ఇన్ఫెరెన్స్ ఇంజిన్ లోపల చూస్తారు మరియు ఇది చాలా బాగా తెలిసిన అల్గోరిథం ఇది చాలా ప్రాచుర్యం పొందింది మరియు ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది కాబట్టి ప్రాథమికంగా ఇండస్ట్రీలోని ఆలోచన ఏమిటంటే మనం వ్యాపార నియమాల ను వ్రాస్తాము మరియు ఎప్పుడు రుణం ఇవ్వాలో ఎప్పుడు దీన్ని చేయాలో ఎప్పుడు చేయకూడదు చెబుతాము కానీ ప్రోగ్రామ్ మన కోసం గణనలను చేయాలి ప్రోగ్రామ్ తప్పనిసరిగా నియమాలను అంగీకరించాలి మరియు ప్రోగ్రామ్ ఉత్పత్తి చేస్తుందని మనంఆశించే పరిష్కారాలను కనుగొనాలి కాబట్టి తరువాతి తరగతిలో ఈ ఇన్ఫెరెన్స్ ఇంజిన్ లోపల మరియు ఇది ఎలా పనిచేస్తుందో పరిశీలిస్తాము మరియు మనం ఫార్వర్డ్ చైనింగ్ ఇన్ఫెరెన్స్ ఇంజిన్పై దృష్టి పెట్టబోతున్నాము బ్యాక్వర్డ్ చైనింగ్ ఇంజిన్ ఇప్పటికే మీకు PROLOG అని పిలువబడుతుంది మరియు మనం దానిని కోర్సులో కొంచెం తరువాత చూడవచ్చు కాని ఈ రోజు మనం ఫార్వర్డ్ చైనింగ్ పై దృష్టి పెడతాము కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతాను